డెవలపింగ్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ పై మూక్ ఎన్పిటిఇఎల్ కోర్సుకు తిరిగి స్వాగతం నేను రవిచంద్రన్ ఈ కోర్సు కోసం నేను మీతో ఉన్నాను నేను ఐఐటి కాన్పూర్లోని హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగం నుండి ఆంగ్ల ప్రొఫెసర్ని అయితే నిన్న రోజు ఎలా గడిచింది నిన్న సంఘర్షణల పరిష్కారం కోసం నేను మీకు రెండు ఉదాహరణలు ఇచ్చాను మీరు ఉదాహరణలను వర్క్ ఔట్ చేశారు నేను ఇచ్చిన చిట్కాల ఆధారంగా మీరు పని చేయగలగాలి పరిష్కారాలతో రావాలి అని నేను సూచించాను నేను మీకు పరిష్కారం ఇవ్వడం ప్రారంభించే ముందు మునుపటి ఉపన్యాసం యొక్క ముఖ్యాంశాలను త్వరగా చూద్దాం మునుపటి ఉపన్యాసంలో మీరు సంఘర్షణలను ఎలా పరిష్కరించవచ్చో నేను మీకు చెప్పాను మీ జీవితం ఎలాంటి విభేదాలు లేకుండా ఉండాలని మీరు దేవుడిని ప్రార్థించకూడదని నేను మీకు చెప్పాను వాస్తవానికి విభేదాలను పరిష్కరించడానికి మీకు బలం మరియు సాఫ్ట్ స్కిల్స్ ఇవ్వమని దేవుడిని అడగాలి వివాదాలు రాకుంటే నేను శాంతిగా ఉంటానని అనుకునే బదులు ఈ గొడవను చక్కదిద్దే సత్తా నీకు ఉండాలని అప్పుడే శాంతియుతంగా ఉంటానని ఆలోచించాలి మరియు అలా చేయడంలో నేను మీకు చెప్తున్నాను కార్పొరేట్ రకమైన విధానం వలె కాకుండా ఎల్లప్పుడూ విన్ విన్ విధానాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని నేను సూచించాను ఇప్పుడు విన్ విన్ విధానాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి రెండు వైపులా చూడటానికి ప్రయత్నించండి అని కూడా నేను మీకు చెప్పాను ఏదైనా సంఘర్షణలో రెండు వైపులా ఉంటాయి మరియు మూడవ వైపు కూడా ఉంటుంది మరియు కొన్నిసార్లు మూడు కంటే ఎక్కువ వైపులా ఉంటుంది ఇప్పుడు మీరు సంఘర్షణలలో పాల్గొన్న భాగస్వాములు చూడలేని విషయాలను వెలుపల చూడగలుగుతారు మరియు అదే సమయంలో మీరు ఎల్లప్పుడూ సాధ్యమయ్యే మూడవ ఎంపికకు ఆకస్మికతను ఇవ్వాలి సాధారణంగా సంఘర్షణ పరిష్కార నైపుణ్యాల గురించి మరియు మీరు ఏవైనా వైరుధ్యాలను పరిష్కరించాలనుకుంటే మీరు ఉపయోగించాల్సిన ప్రక్రియ గురించి కూడా నేను మీతో మాట్లాడాను ఆ సందర్భంలో మళ్ళీ నేను మీకు రెండు సంఘర్షణ పరిస్థితులను రెండు చిన్న ఉపాఖ్యానాలను ఇచ్చాను భార్యాభర్తల మధ్య జరిగిన ఒక గొడవ మరొకటి తండ్రీ కొడుకుల మధ్య జరిగిన గొడవ వివాదాలను పరిష్కరించేందుకు నేను చెప్పిన కొన్ని అంశాలు మీకు గుర్తున్నాయని ఆశిస్తున్నాను మీరు అనుకూలమైన వాతావరణాన్ని ఎంచుకోవాలని మీరు కోరుకుంటారు మీరు బ్రెయిన్ స్ట్రార్మింగ్ చేయడానికి ప్రయత్నించాలిమీరు వాస్తవానికి ఈ విషయాన్ని క్రమబద్ధీకరించడానికి ప్రయత్నించే ముందు మొదట వాస్తవాలను పొందండి మీరు చురుకుగా వినడానికి వెళ్లాలి మీరు సమస్యపై దృష్టి పెట్టాలి వ్యక్తిపై కాదు మీరు కోపాన్ని తగ్గించడానికి నియంత్రించడానికి ప్రయత్నించాలి వారు కోపంగా ఉంటే మీరు నిజంగా వారితో చర్చలు ప్రారంభించే ముందు వారిని చల్లబరచడానికి ప్రయత్నించాలి మీరు కమ్యూనికేషన్ బ్లాకర్లకు దూరంగా ఉండాలి మీరు మీ సానుభూతి నైపుణ్యాలను ఉపయోగించాలి మీరు సంఘర్షణలో భాగమైతే మీరు అవతలి వ్యక్తితో సానుభూతి పొందాలి మరియు మీరు అభిజ్ఞా పునర్నిర్మాణం కోసం ప్రయత్నించాలిమీరు తార్కిక మరియు గ్రహణ పద్ధతిలో మొత్తం విషయాన్ని పునర్నిర్మించడానికి ప్రయత్నించాలి గ్రహణ దోషాలు ఉంటాయనే వాస్తవాన్ని ఆకస్మికంగా తెలియజేస్తూ సంబంధిత వ్యక్తికి గ్రహణశక్తిని ఎలా పునర్నిర్మించవచ్చో మీరు సూచించడానికి ప్రయత్నిస్తారు వారు వాస్తవికతను చూడటానికి ప్రయత్నిస్తారు వారు సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు ఆపై మీరు వారితో ఫలితాలను చర్చించి అందరికీ అనుకూలంగా ఉండే ప్రతి ఒక్కరికీ పని చేసే పరిష్కారాన్ని ఎంచుకోవడానికి ప్రయత్నించండి ఇప్పుడు నేను మీకు రెండు పరిస్థితులను ఇచ్చాను మొదటిది భార్యాభర్తల మధ్య ఉంటుంది మరియు ఇద్దరూ ఇద్దరు వ్యక్తుల మధ్య పరస్పర వివాదాలకు ఉదాహరణలు మరియు ఈ రెండు సందర్భాల్లోనూ మనం వాటిని భావాత్మక సంఘర్షణలు అని పిలుస్తాము అంటే భావోద్వేగ సంఘర్షణలు ఇవి చాలా ప్రమాదకరమైనవి మరియు అప్పుడు ఎదుర్కోవటానికి చాలా ప్రమాదకరమైనవి కానీ మీరు ఎదుర్కోకపోతే అవి టైమ్ బాంబు లాగా పేలిపోయి ఆపై సంబంధానికి పూర్తి నష్టం కలిగించగలవు ఎంతగా అంటే ఆ తర్వాత మీరు దానిని పునఃస్థాపన చేయలేరు ఇప్పుడు నేను ఇచ్చిన రెండు విషయాల్లోనూ భార్యాభర్తల మధ్య మొదటి వాడు చాలా ప్రేమించే జంట అని నీకు తెలుసు అని చెప్పి గొడవ మొదలైంది మీరు సంఘర్షణలను ఎలా పరిష్కరిస్తారు దీన్ని పరిశీలించి ఆపై కొన్ని సూచనలు కొన్ని పరిష్కారాలతో ముందుకు రావాలని నేను మీకు చెప్పాను మీరు దానిని విశ్లేషించడానికి ప్రయత్నించారా ఆపై నేను మీకు చెప్పిన సూచనలను ప్రక్రియను ఉపయోగించడానికి ప్రయత్నించారా ఆపై ఈ జంట విడాకులు తీసుకోకుండా మీరు ఎలా ఆపారు దాని గురించి ఆలోచించారా ఇప్పుడు నేను అలా చేసి ఉంటే నేను ఇలాగే ప్రారంభించి ఉండేవాడిని కానీ నా దశల వారీ పద్ధతిని మీకు చెప్పే ముందు నేను సంఘర్షణను పరిష్కరించే ప్రక్రియను ప్రారంభించాను మీరు ఒక ఆసక్తికరమైన మరియు ముఖ్యమైన విషయాన్ని మనస్సులో ఉంచుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇది సంఘర్షణ పరిష్కారంపై వ్యాసం కానప్పటికీ బెర్ట్రాండ్ రస్సెల్ చర్చించిన ఆలోచన కానీ ఆయన మనతో పంచుకునే చాలా ఆసక్తికరమైన కథ ఉంది ఇది వాస్తవానికి మీరు ఏదైనా వైరుధ్యాలను ఎలా గుర్తించగలరు అని మనకు చెబుతుంది ఆపై దానిని చాలా సులభంగా పరిష్కరించవచ్చు బెర్ట్రాండ్ రస్సెల్ ఆసక్తికరంగా మీకు తెలిస్తే అతను ప్రఖ్యాత తత్వవేత్త గణిత శాస్త్రవేత్త అతను శాంతి కోసం పోరాడాడు కానీ అతను మూడుసార్లు వివాహం చేసుకున్నాడు ఆపై మూడుసార్లు విడాకులు తీసుకున్నాడు మరియు నాలుగోసారి అతను వివాహం చేసుకున్నప్పుడు అతను ఈ ప్రసిద్ధ పుస్తకం మ్యారేజ్ అండ్ మోరల్స్ కూడా రాశాడు మరియు యాదృచ్ఛికంగా అతను సాహిత్యంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నాడు ఇప్పుడు చాలా సంఘర్షణలకు గురైన అటువంటి డైనమిక్ వ్యక్తిత్వం ఆపై పూర్తి జ్ఞానం మరియు వివేకం మరియు నౌలెడ్జ్ అండ్ విస్డమ్ అనే మొత్తం వ్యాసాన్ని చదవడం విలువైనది మీరు విభేదాలను పరిష్కరించే దిశగా మీ సాఫ్ట్ స్కిల్స్ ను పొందించుకోవాలనుకుంటే కానీ ఈ దశలో నేను ఆయన మాట్లాడే 1 భాగం 1 ఎపిసోడ్ 1 వృత్తాంతంపై మాత్రమే దృష్టి పెడతాను కాబట్టి నేను దానిని మీ కోసం క్లుప్తంగా వివరిస్తాను ఆపై మీరు అదే విషయాన్ని నేను చర్చించిన రెండు కేసులకు లేదా మీరు జీవితంలో ఎదుర్కొనే ఏదైనా కేసుకు వర్తింపజేయాలని నేను కోరుకుంటున్నాను ఇది చూడండిః ఇద్దరు వ్యక్తుల కేసును పరిగణించండి అని ఆయన చెప్పారు కాబట్టి అతను వారి పేర్లు చెప్పడానికి ఇష్టపడడు అతను ఒకరినొకరు ద్వేషించే మరియు పరస్పర ద్వేషం ద్వారా ఒకరినొకరు నాశనానికి తీసుకువచ్చే మిస్టర్ ఎ మరియు మిస్టర్ బి అని చెప్పాడు మీరు మిస్టర్ ఎ వద్దకు వెళ్లి మీరు మిస్టర్ బి ని ఎందుకు ద్వేషిస్తున్నారు అని అనుకుందాం అతను మీకు భయంకరమైన జాబితాను లేదా మిస్టర్ బి యొక్క దుర్గుణాలను ఇస్తాడనడంలో సందేహం లేదు కాబట్టి మిస్టర్ బి ఎ గురించి అన్ని చెడు విషయాలు మీకు జాబితాను ఇస్తాయి ఇప్పుడు రస్సెల్ ఇది పాక్షికంగా నిజమని కానీ పాక్షికంగా అబద్ధమని చెప్పారు ఎందుకంటే B ఎల్లప్పుడూ ఇతరుల తప్పులను చూడటానికి ప్రయత్నిస్తాడు మరియు మనం వాటిని అతిశయోక్తి చేస్తాము అని కూడా మీకు తెలిసి ఉండవచ్చు మన సొంత తప్పులను చూస్తూ అతను ఇప్పుడు మీరు మిస్టర్ బి వద్దకు వెళతారని అనుకుందాం అతను మీకు నిజం మరియు అసత్యం యొక్క సమాన సమ్మేళనంతో Mr A యొక్క దుర్గుణాల యొక్క ఖచ్చితమైన సారూప్య జాబితాను ఇస్తానని చెప్పాడు కాబట్టి మీరు రెండు జాబితాలను సేకరించారు ఒకటి A నుండి ఒకటి B నుండి కానీ రెండూ పూర్తిగా నిజం కాదు కానీ అది పూర్తిగా ఇతర వ్యక్తుల దుర్గుణాల గురించి మాట్లాడుతోంది ఇప్పుడు మీరు మిస్టర్ ఎ వద్దకు తిరిగి వచ్చి మీరు దానిని తెలుసుకుని ఆశ్చర్యపోతారు అని అనుకుందాం మిస్టర్ బి మీ గురించి మీరు అతని గురించి చెప్పినట్లే చెబుతారు మరియు మీరు మిస్టర్ బి వద్దకు వెళ్లి అదే విధమైన ప్రసంగం చేస్తారు మొదటి ప్రభావం ఎటువంటి సందేహం లేకుండా వారు మొదట్లో అనుభవించే పరస్పర ద్వేషాన్ని పెంచుతుంది ఓహ్ అతను నా గురించి చాలా చెడు విషయాలు చెబుతున్నాడు కాబట్టి ద్వేషం పెరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇతరుల అన్యాయంతో చాలా భయభ్రాంతులకు గురవుతారు నా గురించి తను ఎలా చెప్పగలడు నేను అలాంటివాడిని కాదు ఆయన అలాంటి వాడు అని అన్నారు ఇది ప్రారంభ ప్రతిస్పందన కానీ బహుశా మీకు తగినంత సహనం మరియు తగినంత ఒప్పించే సామర్థ్యం ఉంటే మీరు విజయం సాధించవచ్చు మానవ దుష్టత్వం యొక్క సాధారణ వాటా మరొకరికి మాత్రమే ఉందని మరియు వారి శత్రుత్వం ఇద్దరికీ హానికరం అని ఒకరినొకరు ఒప్పించడంలో అంటే మానవులందరికీ ఈ మంచి వైపు చెడు వైపు దుర్గుణాలు ఆపై సద్గుణాలు ఉంటాయి ఏ మానవుడికైనా ఈ రకమైన పరిమితులు ఉండటం సాధారణమని మీరు వారికి చెబితే మీరు అతిశయోక్తి చేస్తున్నారు కాబట్టి అవతలి వ్యక్తి గ్రహించడం సాధ్యమవుతుంది ఇద్దరికీ ఆ శత్రుత్వం చాలా హానికరంగా ఉంటుంది అప్పుడు మీరు సంబంధంలో సామరస్యాన్ని తీసుకురాగలరు సంఘర్షణ పరిష్కారం గురించి ఆయన ఇచ్చే ఒక ఆసక్తికరమైన చిట్కా ఉంది అయితే నేను చెప్పినట్లుగా ఆయన దాని గురించి నేరుగా మాట్లాడరు మీరు ఇలా చేయగలిగితే ఆ వ్యక్తులలో కూడా మీలో కొంత జ్ఞానాన్ని నింపారని ఆయన చెప్పారు గుర్తుంచుకోండి ప్రతి సంఘర్షణ పరిష్కారం ముగింపులో మీరు తెలివిగా మరియు తెలివిగా మరియు సంతోషంగా మరియు సంతోషంగా కూడా అవుతున్నారు ఇప్పుడు నేను చర్చించిన మొదటి సంఘర్షణకు తిరిగి వెళ్ళండి వీలైతే సాధ్యమైనంత వరకు ఏదైనా సంఘర్షణను పరిష్కరించడానికి అనుకూలమైన వాతావరణాన్ని ఎంచుకోవాలని నేను సూచించాను వారు పోరాడుతున్న ప్రదేశానికి బదులుగా వారిని ఎక్కడో బయటికి తీసుకెళ్లడానికి ప్రయత్నించండి ఈ సందర్భంలో మీరు శిల్పా మరియు కిషోర్లకు పొరుగువారు కాబట్టి మీరు వారిని మీ ఇంటికి వారాంతంలో ఆహ్వానించండి వారు విశ్రాంతిగా ఉన్న సమయంలో లేదా మీరు కూడా మీ కోసం పుట్టినరోజు వేడుకను ఏర్పాటు చేసి ఆపై వారిని ప్రత్యేకంగా ఆహ్వానించండి లేదా వారు పిక్నిక్ కోసం బయటకు వెళ్లడం ఇష్టపడతారని మీకు తెలిస్తే వారికి ఇష్టమైన ప్రదేశం అక్కడ ఉందని మీకు తెలిస్తే శిల్పా వెళ్లాలనుకుంటుంది ఆపై కిషోర్ ఆమెను చాలా కాలంగా తీసుకెళ్లడం లేదు కాబట్టి మీరు దానిని ఏర్పాటు చేయండి ఆమెను మీతో తీసుకెళ్లమని కిషోర్ను ఒప్పించండి ఆపై మీరు అక్కడికి వెళ్లండి లేదా మీరు వారిని మంచి ఆహారం తినాలనుకునే ఇష్టమైన రెస్టారెంట్కు తీసుకువెళతారు ఇప్పుడు అటువంటి చర్చకు అనుకూలమైన వాతావరణాన్ని ఎంచుకోండి ఇప్పుడు మీరు వారిని అక్కడికి తీసుకెళ్లినప్పుడు మీరు వారి కోపాన్ని తగ్గించాలి లేదా తగ్గించాలి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ప్రారంభించండి కొన్నిసార్లు ఒకరినొకరు నిందించుకునే అవకాశం ఉంది మరియు వారి కోపం పెంచే అవకాశం ఉంది మీరు దీన్ని తగ్గించుకోవాలి మీరు ఎలా చేయగలరు మనం వారిని ఆటలు ఆడేలా చేయవచ్చు వాస్తవానికి సంఘర్షణ పరిష్కార ఆటలపై పుస్తకాలు ఉన్నాయి 100 ఆటలు 200 ఆటలు కానీ ఇద్దరు భాగస్వాములు లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య ఇద్దరు ప్రేమగల జంటలు కాబట్టి మీరు చేయగలిగేది ఏమిటంటే మీరు వారిని ట్రూత్ ఆర్ డేర్ వంటి సాధారణ ఆట ఆడేలా చేయగలరు కాబట్టి మీకు పాచికలు లేదా ఏదైనా ఉండవచ్చు ఆపై ప్రతిసారీ ఎవరికైనా అవకాశం వస్తుంది వ్యక్తి నిజం మాట్లాడాలి లేదా ఇతర భాగస్వాములు చెప్పేది ఏదైనా చేయడానికి ధైర్యం చేయాలి ఇప్పుడు ఈ సందర్భంలో వాస్తవానికి వారు తమ వంతు వచ్చినప్పుడల్లా ఒకరి నుండి ఒకరు సత్యాన్ని పొందగలుగుతారు మనము వారికి టీమ్ టాస్క్ కూడా ఇవ్వవచ్చు ఉదాహరణకు మీరు టెన్నిస్లో డబుల్స్ ఆడటానికి మీతో మరొకరిని పిలవవచ్చు ఆపై మీరు వారిని జట్టు భాగస్వాములుగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది వారికి మళ్లీ సహకరించడానికి మరియు సమన్వయం చేయడానికి సహాయపడుతుంది తద్వారా వారు గెలవడానికి ప్రయత్నించాలి అనే భావన ఉంటుంది కాబట్టి ఇది మీరు చేయగల మరొక విషయం వారు ఒక సమూహంలో చేరడానికి మరియు దాని గురించి మాట్లాడటానికి ఒకరినొకరు ఇష్టపడకపోతే బ్రెయిన్ స్ట్రోమింగ్ పనిచేయకపోవచ్చు కానీ అప్పుడు మీరు రస్సెల్ సూచించిన పద్ధతిని ఉపయోగించడం ద్వారా వాస్తవాలను పొందవచ్చు మీరు కొందరిని విషయాల జాబితాను తయారు చేయమని అడగవచ్చు ఇప్పుడు ఈ సందర్భంలో వారు ఒకరినొకరు ద్వేషించే విషయాలు మాత్రమే కాదు మీరు వారిని ఒకరినొకరు ఇష్టపడే 5 విషయాలు ఏమి అని అడగవచ్చు మరియు వారు ఇష్టపడని 5 విషయాలను జాబితాను చేయండి వారు పేర్కొనడం తప్పనిసరి అని మీరు చెప్తారు మరియు వీలైతే ప్రాధాన్యత ఇవ్వమని మీరు వారికి చెప్పవచ్చు మీ భర్తలో మీకు ఎక్కువగా నచ్చేది ఏమిటి మరియు అదే విషయం శిల్పలో అతను ఎక్కువగా ఇష్టపడేది ఏమిటి మరియు దీనికి వైస్ వెర్సా ఆపై మీరు కొన్ని సాధారణ ప్రశ్నలను కూడా జోడించవచ్చు ఇద్దరికీ ఇష్టం వ్యతిరేకతతో ఎందుకు పెళ్లి చేసుకున్నారు మీరు పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులు కోరుకోలేదు కానీ మీరిద్దరూ ఎందుకు కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు మీరు కలిసి ఉండడానికి కారణమేమిటి కాబట్టి వారు ఒకరినొకరు నిజంగా ప్రేమించిన ఆ అద్భుతమైన క్షణాలను ఆలోచించడానికి ఇది వారికి సహాయపడుతుంది ఆపై మీరు ఉద్యోగంలో ఉన్న సమస్యలను ముఖ్యంగా కిషోర్తో ఎందుకు పంచుకోరు వంటి ప్రశ్నలను కూడా వారిని అడగండి అతను ఎందుకు అలా చేయలేకపోతున్నాడో ఉద్యోగంలో అతనికి ఏమి జరుగుతుందో వివరించడానికి అతను ఎందుకు వెనుకాడుతున్నాడో మీరు కనుగొంటారు అతను ఇచ్చే సమాధానాలు శిల్పాకు నిజంగా బహిర్గతం చేస్తాయి ఎందుకంటే అవి రెండూ ఉన్నాయి ఒత్తిడి ఉందా లేదా చాలా బాధించే విషయం ఉందా అది ఆమెను చాలా బాధపెడుతుందని భావించి ఆమెతో పంచుకోకూడదని అతను భావిస్తున్నాడు బహుశా అతను చాలా చెడుగా ప్రదర్శించి ఉండవచ్చు బహుశా అతను కొంత నష్టాన్ని చవిచూస్తూ ఉండవచ్చు అప్పుడు ఆమె అతనిపై విశ్వాసాన్ని కోల్పోవడం అతనికి ఇష్టం ఉండదు మరియు అది తనను తాను బాధపెడుతుంది కానీ అతను దానిని ఆమెకు చెప్పడానికి ఇష్టపడడు ఇప్పుడు శిల్పాకు మీరు ఇంట్లో ఏమి చేస్తారు కిషోర్ సుదీర్ఘంగా లేకపోవడం మీకు ఎలా అనిపిస్తుంది వంటి ప్రశ్నలు అడగవచ్చు మీరు ఎలా నిర్వహిస్తారు కేవలం టీవీ చూడటం సరిపోతుందా లేదా మీరు ఏదైనా చేస్తున్నారా మీరు పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్నారా మీరు కోర్సు చేస్తున్నారా మీకు ఏదైనా అభిరుచి ఉందా కాబట్టి ఇలాంటి ప్రశ్నలు కిషోర్కి కూడా నచ్చాయి అతను లేనప్పుడు ఆమె ఏమి చేస్తుందో తెలియకపోవచ్చు ఇప్పుడు రస్సెల్ సూచించినట్లుగా మీరు వారి అనుమతితో వారి అనుమతి లేకుండా ఆ సమయంలో ఉన్న ఒత్తిడి స్థాయిని బట్టి జాబితాను మార్చుకోవచ్చు మరియు ఐదు పాయింట్లను చూసే ఒకరికొకరు చూపించవచ్చు మీరిద్దరూ ఇప్పటికీ ఒకరితో ఒకరు ప్రేమలో ఉన్నారని అయితే ఇటీవలి ప్రవర్తన కారణంగా మీరు ఒకరినొకరు ఇష్టపడటం లేదని ఇది చూపిస్తుంది సంభవించిన మార్పులు కొన్ని పరిస్థితుల వల్ల కావచ్చు ఆపై మీరు వారిని ఒకచోట చేర్చి పరిస్థితులు ఏవి ఒకరిపై ఒకరికి నమ్మకం కోల్పోయేలా చేశాయి ముఖ్యంగా కిషోర్ని ఏవిధంగా మాట్లాడకుండా చేశారో తెలుసుకోండి ఇప్పుడు క్రియాశీల రిఫ్లెక్టివ్ లిజనింగ్ చేయండి వారు ఒకరి గురించి ఒకరు ఏమి చెప్పుకోవాలో మరియు సంఘర్షణను ఎవరు ప్రేరేపించారో వినండి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సమస్యపై దృష్టి పెట్టండి వ్యక్తిపై కాదు ఎవరు మొదట చేసినా శిల్పా కిషోర్ని చేరదీసి ఓహో శిల్పా అలా చేసింది అని చెప్పకండి ఆమెను నిందించకండి మరియు వైస్ వెర్సా అది కిషోర్ అయితే ఆమెతో చేరకండి అతన్ని నిందించకండి మీరు ఎవరినీ నిందించడానికి అక్కడ లేరు కానీ మీరు సమస్యపై దృష్టి పెట్టడానికి అక్కడ ఉన్నారు ఇక్కడ సమస్య ఏమిటంటే సంబంధం అటువంటి సంఘర్షణ మరియు ఒత్తిడితో కూడిన పరిస్థితికి చేరుకుంది అక్కడ వారు విడాకుల స్థాయికి చేరుకున్నారు ఇప్పుడు మీరు దీన్ని ఎలా ఆపుతారు కాబట్టి పక్షం వహించవద్దు లేదా ఏకపక్ష నిందలను ఆమోదించవద్దు కానీ మీరు నిజంగా చాలా సానుభూతిగల వ్యక్తి అని చూపించడానికి ప్రయత్నించండి మరియు అలా చేయడానికి ముందు వారు ఒక రకమైన కమ్యూనికేషన్ బ్లాక్లను తయారు చేస్తుంటే ఉదాహరణకు వారు నిగ్రహం కోల్పోతారు మరియు ఒకరినొకరు లేదా ఒకరు మరొకరు మాట్లాడుతున్నప్పుడు అరవడం ప్రారంభిస్తారు ఒకడు నోరు మూసుకో అని చెప్తాడు మీ నోరు చాలా పెద్దది మీరు ఎల్లప్పుడూ ఇలా మాట్లాడతారు మీకు ఎప్పటికీ ఏమీ తెలియదు ఆపై ప్రసిద్ధ సంభాషణః మీరు నన్ను ఎప్పటికీ అర్థం చేసుకోలేరు ఇప్పుడు ఈ రకమైన విషయాలు వాస్తవానికి కమ్యూనికేషన్ బ్లాకర్స్ అవుతాయి ఆపై అవి మిమ్మల్ని ముందుకు సాగనివ్వవు కాబట్టి మీరు వారిని చాలా సున్నితంగా మర్యాదగా ఆపాలి మరియు మీరు సమస్యను సృష్టించడానికి కాదు పరిష్కారం కోసం ఉన్నారని వారికి తెలియజేయాలి మీ సానుభూతి నైపుణ్యాలను ఉపయోగించుకోండి వారు కూడా ఒకరినొకరు సానుభూతి చేసుకోవడం ముఖ్యమని గ్రహించేలా ఆ నైపుణ్యాలను కూడా ఉపయోగించుకోండి మీరు సమస్యలను స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారని వారికి సహాయం చేయడానికి మీరు అక్కడ ఉన్నారని ఇద్దరికీ అనిపించేలా చేయండి ఇప్పుడు శిల్పా తన ఉద్యోగ ఒత్తిడిని అది ఏమైనప్పటికీ అర్థం చేసుకోగలదు మరియు కిషోర్ శిల్పా యొక్క ఒంటరితనం భావనను అర్థం చేసుకోవాలి ఆపై అభిజ్ఞా పునర్నిర్మాణానికి వెళ్లండి ఇప్పుడు మీరు సంఘర్షణ యొక్క మొత్తం ఎపిసోడ్ను పునర్నిర్మించవచ్చు మీరు వాటిని నెమ్మదిగా చెప్పవచ్చు వారు మిమ్మల్ని విశ్వసించిన తర్వాత వారు ఎలా ఆపడం మొదలుపెట్టారో వారికి చెప్పండి ప్రతి ఒక్కరితో ఇది ఒక చిన్న చిన్న విషయాన్ని ప్రేరేపించి ఉండవచ్చు ఇప్పుడు మీరు దానిని ఆట లాంటి పరిస్థితిగా మార్చుకోవచ్చు ఆపై మీరు వారిని అక్కడ మరిన్ని ట్రిగ్గర్లను గుర్తించడానికి సలహాలు అడగవచ్చు మరియు మీరు నిజంగా ప్రేమిస్తున్నారా మరియు ఎలా అని కూడా మీరు వారిని అడగవచ్చు మీరు ఈ విషయాన్ని క్షమించడానికి మరియు మరచిపోవడానికి సిద్ధంగా ఉంటే మీరు ఈ అంశాన్ని ఎలా మార్చారు కాబట్టి ఈ సమయంలో మీరు మీ నిగ్రహాన్ని కోల్పోయారు మీకు కోపం వచ్చింది కానీ మీకు కోపం రాకపోతే కాబట్టి మీరు ఈ పరిస్థితిని ఎలా పరిష్కరించేవారు చివరకు మీరు వారితో ఫలితాల గురించి చర్చిస్తారు ఇప్పుడు విడిపోవడం వల్ల కలిగే ఫలితాలను వారితో చర్చించండి ఇది ఇద్దరికీ ప్రయోజనం కలిగించదు కిషోర్ యొక్క ఒత్తిడి ఉద్యోగ ఒత్తిడి అతన్ని మరింత దయనీయంగా చేస్తుంది శిల్పా విషయానికొస్తే ఆమె తనను ప్రేమించి కుటుంబాన్ని విడిచిపెట్టి అక్కడికి వచ్చి ఆమెతో కలిసి జీవించలేక చాలా మెట్రోపాలిటన్ వాతావరణంలో ఆమెను చాలా సంతోషంగా భావిస్తే అతను అంతా ఆమె కోసమే ఆపై అతన్ని వదిలి వేరే వ్యక్తిని కనుగొనడం కొత్త వ్యక్తి మళ్ళీ ఆమె జీవితంలో చాలా సంఘర్షణ మరియు ఒత్తిడిని సృష్టించబోతున్నాడు కాబట్టి ఈ విషయాన్ని ఆమెకు అర్థం చేసేలా చేయండి మీరు కలిసి జీవించడం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా హైలైట్ చేయవచ్చు మీరు వారికి కొన్ని వీడియోలను చూపించగల కొన్ని సంఘటనలను గుర్తుకు తెచ్చుకోవడానికి కూడా ప్రయత్నిస్తారు వారు కొన్ని పార్టీలకు హాజరైనప్పుడు మీరు కలిగి ఉన్న క్లిప్లు వారిని చూడటం ఎంత బాగుందో ఎంత ప్రేమగా ఉందో ఎంత స్నేహపూర్వకంగా ఉందో మీరు వారికి చూపించవచ్చు మరియు వారు ఎంత శ్రద్ధగలవారు మరియు వారు ఎంతకాలం తమకే వదిలేయబడ్డారు ఏమి జరిగింది ఏమి తప్పు జరిగింది అవి ఎందుకు మారాయి ఆ విషయాలను గుర్తుకు తెచ్చుకోండి ఆపై అవి నిజంగా నమ్మదగినవి అని గ్రహించేలా చేయండి వారు నిజంగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు కానీ మధ్యలో ఏదో వాస్తవానికి ఈ ఘర్షణకు దారి తీసింది ఇప్పుడు దానిని తొలగించండి ఇప్పుడు చివరకు ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే పరిష్కారాన్ని ఎంచుకోవడానికి ప్రయత్నించండి కొన్ని పరిష్కారాలు తాత్కాలికంగా ఉండవచ్చు కొన్ని శాశ్వతంగా ఉండవచ్చు ఇప్పుడు తాత్కాలిక పరిష్కారం ఆ క్షణంలో కూడా మీరు దానిని పరిష్కరించలేకపోతే మీరు శిల్పాను ఆమె స్నేహితుల వద్దకు లేదా తల్లిదండ్రుల ఇంటికి కొంత సమయం పాటు వెళ్లేలా చేయండి తాత్కాలిక విడాకుల మాదిరిగానే ఆమె విడాకులకు తాత్కాలిక విడాకులకు పట్టుబట్టడం కొనసాగిస్తే అదే సమస్యను పరిష్కరిస్తుంది కిషోర్ ఉద్యోగం నుండి విరామం తీసుకొని ఆమెతో ఎక్కువ సమయం గడిపేలా చేయండి మరొక ఎంపిక ఏమిటంటే కలిసి ప్రయాణించడానికి ప్రణాళిక వేయడంలో వారికి సహాయపడటం మీరు అతన్ని సెలవు తీసుకోమని చెప్పండి శిల్పా తన ఇంటి కార్యకలాపాలన్నింటినీ వదిలించుకోమని చెప్పండి వారు కలిసి ఎన్నడూ ప్రయాణించని రిసార్ట్ లేదా వేరే ప్రదేశానికి ఎక్కడైనా వెళతారు అక్కడ వారు కలిసి సమయాన్ని గడుపుతారు ఆపై చివరకు వారు ఒకరికొకరు సహాయం చేసుకోవాలని నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉందని వారికి అర్థమయ్యేలా చేయడానికి మీరు ప్రయత్నిస్తారు ఆపై వారు కలిసి జీవించాలి బహుశా వారు శిశువు కోసం ప్రణాళిక వేయవచ్చని కూడా మీరు సూచించవచ్చు వారు ప్రణాళిక వేయడానికి ఇది సరైన సమయం ఒక శిశువు కోసం ఎందుకంటే వారు శిశువును చూసినప్పుడు అన్ని విభేదాలను పరిష్కరించవచ్చు మరియు తరువాత వారు మరింత సహనంగా మరింత ఓపికగా మారడం నేర్చుకుంటారు మరియు వారు ఒకరికొకరు ఇవ్వడం నేర్చుకుంటారు కాబట్టి మీరు ముఖ్యంగా వ్యక్తుల మధ్య సంఘర్షణను క్రమబద్ధీకరించే మార్గం ఇది ప్రత్యేకంగా సన్నిహిత సంబంధంలో ఉన్న వ్యక్తులు కానీ వారు ఒక రకమైన వివాదాస్పద పరిస్థితిలో ఉన్నారు ఇక్కడ వారు సంబంధానికి పూర్తి నష్టం కలిగి ఉంటారు ఇప్పుడు తండ్రి మరియు కొడుకు మధ్య వ్యక్తిగత సంఘర్షణకు సంబంధించి ఇదే పరిస్థితి జరుగుతోంది ఇప్పటికే మీకు నేపథ్యం తెలుసు కాబట్టి సంభాషణ వేసవి పర్యటనకు వెళ్లడం మరియు తండ్రి అతన్ని అనుమతించకపోవడం మధ్య ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మీరు దీన్ని వేరే కోణం నుండి విశ్లేషించాలని నేను కోరుకుంటున్నాను ఒక సంభాషణలో ఏది ప్రేరేపిస్తుంది ఆ విరుద్ధమైన సమయం ఏమిటి మరియు ఆ విరామ బిందువు ఏమిటి అది ఎలా జరుగుతోంది ఆపై మీరు దానిని గ్రహించగలిగితే మీరు అటువంటి భాషను ఉపయోగించి సంఘర్షణలో పాల్గొన్న వ్యక్తులలో ఒకరు అయితే మీరు నియంత్రిస్తారు ఇప్పుడు ఈ తండ్రిని చూడండి మీరు నాకు వాగ్దానం చేసారు మొదటి విషయం ఏమిటంటే అక్కడ ఆయన వాగ్దానం చేసిన దానికి ప్రాధాన్యత ఇస్తున్నారు ఇప్పుడు భావోద్వేగ సంబంధాల మధ్య మీరు నమ్మకంగా ఉండటం చాలా ముఖ్యం మీరు ఒక వాగ్దానం చేస్తే మీరు దానిని నెరవేర్చండి అది చాలా చిన్న వాగ్దానం అయినప్పటికీ నేను ఒక చాక్లెట్ ఇస్తాను మీరు ఈ పరీక్షలో ఉత్తీర్ణులైతే మీరు దానిని ఇవ్వాలి ఓహ్ అని మీరు చెప్పలేరు మీరు ఇప్పుడు దానిని పాస్ చేసారు తదుపరిసారి చూద్దాం ఇప్పుడు అది పిల్లవాడిని నిరాశపరుస్తుంది అతను వాగ్దానం చేసాడు కానీ అప్పుడు తండ్రి అవును అని చెబుతాడు నీకు 10 పాయింట్ల సిపిఐ వస్తే నేను వాగ్దానం చేశాను ఇప్పుడు నాన్న సరే అని పట్టుబడుతున్నారు నువ్వు ఈ ఆశించిన మార్కులు పొందగలిగితే నేను నా వాగ్దానాన్ని పాటిస్తాను ఇప్పుడు అతను నాకు 9 6 వచ్చింది అని చెప్పాడు ఆపై నెమ్మదిగా మీరు ఇక్కడ వరకు అది ట్రిగ్గర్ చేయలేదని మీరు చూస్తారు కానీ అతను చెప్పినప్పుడు అది 10 కిడ్గా మారలేదు కాబట్టి ఈ సందర్భంలో పిల్లవాడు అనే పదం ఇక్కడ ఈ సందర్భంలో రెచ్చగొట్టేది బదులుగా అతను దానిని ఆ విధంగా ఉద్దేశించి ఉండకపోవచ్చని అందరూ భావించారు ఇది 10ని ప్రియమైనదిగా చేయదు నా ప్రియమైన కుమారుడా ఇది 10 కాదు కానీ ఇలా చెప్పడం ఇది ఓ అపరిపక్వ బాలుడా నువ్వు ఏమి చెప్తున్నావో నీకు తెలియదు అని సూచించడం లాంటిది ఆపై కొడుకు తరువాత అతను చాలా చిన్న తేలికపాటి రెచ్చగొట్టేవాడు కాని అప్పుడు కొడుకు మరింత రెచ్చగొడతాడు అతను ఇలా అంటాడు మీరు చాలా నీచమైన తండ్రి అంటే అతను అప్పటికే తన తండ్రిపై ఆరోపణలు చేశాడు ఇప్పుడు తండ్రి ఇలా అంటాడు ఓడిపోయిన మీ ఉద్దేశ్యం ఇప్పుడు అతను ఆరోపణను తీసుకున్నాడు మరియు అతన్ని నిందించడం ప్రారంభించాడు మీరు ఓడిపోయినవారు అని ఓడిపోయినవారికి నేను నా వాగ్దానాన్ని ఎందుకు పాటించాలి అని ఆయన చెబుతాడు మీరు విజేతగా మారితే నా వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాను ఆపై అతను చేస్తున్న తదుపరి చెత్త విషయం ఏమిటంటే అతను అతన్ని పోల్చడానికి ప్రయత్నిస్తున్నారా ఆదిత్యను చూస్తే అతను అంతటా 10 పాయింట్లు సాధించాడు ఇప్పుడు తండ్రి ఎప్పుడూ పిల్లవాడిని మరొకరితో పోల్చకూడదు ఇది అతను చేసిన నష్టం అతను కేవలం ఒక పోలిక చేస్తున్నాడు కానీ అప్పుడు కొడుకు కూడా తన స్థాయిలో అతన్ని ఇతర తండ్రితో పోల్చడానికి ప్రయత్నిస్తాడు అతను కానీ అతని తండ్రి అతన్ని ప్రేమిస్తాడు మరియు ఎల్లప్పుడూ అతనికి మద్దతు ఇస్తాడు ప్రేమ అనేది ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుంది అనే పదాన్ని చూడండి కాబట్టి ఇవి సానుకూలమైనవి కానీ ఇక్కడ అతను చెబుతున్నాడు మీరు నన్ను ప్రేమించడం లేదు మీరు నాకు మద్దతు ఇవ్వడం లేదు మరియు మీరు ఎల్లప్పుడూ అలా ఉండరు ఆపై తదుపరి హానికరమైన పదం అతను మీరు నన్ను ద్వేషిస్తున్నారని చెబుతాడు ద్వేషం మళ్ళీ మరొక సముపార్జన మరొక భావోద్వేగంతో నిండిన పదం ఇప్పుడు అతను మరొక పోలిక చేస్తున్నాడు అతను ఇలా అంటాడు మీరు మీ కుమార్తెను మాత్రమే ప్రేమిస్తారు ఇప్పుడు ఇది మరొక చెత్త విషయం ఏమిటంటే అతను తన సొంత పిల్లలపై విచక్షణారహితంగా ప్రేమ చూపించాడని ఆరోపిస్తున్నాడు ఆపై అతను నన్ను కాదు అని చెబుతాడు ఇప్పుడు తండ్రి తాను చేస్తున్నదానికి ఇది అన్యాయం అని భావిస్తున్నాడు అది అన్యాయం అన్ని తరువాత నేను మీ కోసం చేశాను నేను మీ కోసం చాలా చేశానని అర్థం నేను నా పొదుపు మొత్తాన్ని మీ కళాశాల ఫీజు చెల్లించడానికి ఉపయోగించాను మీరు ఇప్పుడు అతను కృతజ్ఞత లేని కుక్కను ఇస్తున్నాడని అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్య కృతజ్ఞత లేనిది కూడా చెత్తగా ఉంటుంది కానీ అతను కుక్క అనే దుర్వినియోగ పదాన్ని కూడా ఉపయోగిస్తున్నాడు ఆపై తదుపరి చివరి ట్రిగ్గర్ అతను కోపంగా ఉంటాడు అతను తన భావోద్వేగాన్ని నియంత్రించలేడు కోపంలో అతను హఠాత్తుగా అతనిని చెంపదెబ్బ కొడతాడు కాబట్టి కోపం తెచ్చుకోవడమే కాకుండా అతనిని చెంపదెబ్బ కొడతాడు ఇప్పుడు కొడుకు అతను కొంత విధేయుడిగా ఉన్నందున అతను ఏడుపు ప్రారంభిస్తాడు ఇప్పుడు ఇది మళ్ళీ ఒక భావోద్వేగ విస్ఫోటనం ఆపై అతను మరొక హానికరమైన వ్యాఖ్య చేస్తాడుః అతను నాన్న మీరు నన్ను ఎప్పటికీ అర్థం చేసుకోలేరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు ఆపై మళ్ళీ అతను ఇలా చెబుతూనే ఉన్నాడు నేను నిన్ను ద్వేషిస్తున్నాను నేను ఇప్పుడే ఇంటి నుండి బయలుదేరుతున్నాను నేను ఇప్పుడే ఇంటి నుండి బయలుదేరుతున్నాను మరియు అతను వెళ్ళబోతున్నాడు నేను ఇప్పుడు చెప్పాను మీరు తల్లి అయితే మీరు ఈ వ్యక్తిని ఎలా ఆపుతారు ఆపై మీరు దీన్ని ఎలా చేస్తారు ఇప్పుడు ఇక్కడ అనుకూలమైన వాతావరణాన్ని ఎంచుకోండి తద్వారా మీరు వారిని వేర్వేరు గదులకు తీసుకెళ్లవచ్చు మరియు వారితో విడిగా మాట్లాడండి లేదా మీరు వారిని కలిసి ఆలయం లేదా మాల్ వంటి ఇష్టమైన ప్రదేశానికి తీసుకెళ్లండి ఇక్కడ మీరు వేరే ప్రదేశంలో ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని ఆపై ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోమింగ్ మీరు కలిసి కూర్చుని ఆపై సరే డాడీ కోసం వెతకండి అని చెప్పవచ్చు అతను ఆర్థిక సంక్షోభంలో ఉన్నందున ఈసారి మిమ్మల్ని విదేశాలకు తీసుకెళ్లడం అతనికి సాధ్యం కాదు అది వాస్తవం ఆపై మీరు అతనికి చెప్పడానికి ప్రయత్నిస్తారు ఈ పరిస్థితి మీకు కావాలంటే మీరు అతని బ్యాంక్ బ్యాలెన్స్ చెప్పవచ్చు కానీ అతను మిమ్మల్ని వేరే ప్రదేశానికి తీసుకెళ్లవచ్చు అనేది ఆలోచిద్దాం ఆపై మీ వైపు నుండి ఈ పరిస్థితిలో మీరు ఎలా మెరుగుపరుచుకోవచ్చో చూద్దాం మీకు మీరు మార్కులు కోల్పోయిన ఒక నిర్దిష్ట సబ్జెక్టుకు ట్యూషన్ అవసరమా ఇప్పుడు ఇది మరింత ఆలోచనలను సేకరించి వాస్తవాలను పొందడానికి ప్రయత్నిస్తున్న మేధోమథనం ఎవరు ఏమి చెప్పారు మీరు ఆ పరిస్థితిలో లేనట్లుగా ఏమి చెప్పారు మీరు వారికి చెప్పవచ్చు బహుశా మీరు ఇలా మాట్లాడి ఉండకూడదు కాబట్టి అది అతని కోపాన్ని ప్రేరేపించింది మరియు బహుశా మీరు కూడా ఇలా చెప్పడం మానేసి ఉండవచ్చు కాబట్టి పక్షపాతం లేకుండా రెండింటినీ వినండి పిల్లవాడిని పర్యటనకు తీసుకెళ్లడం వంటి సమస్యపై దృష్టి పెట్టండి కొడుకు ప్రయాణానికి వెళ్లాలనుకుంటున్నాడు అదే సమస్య ఇప్పుడు తండ్రి తన సొంత కోరికల కారణంగా మరియు కొన్నిసార్లు పరిస్థితిని మరింత తీవ్రతరం చేశాడు వంటిది అతను ఎందుకు కోపంగా ఉన్నాడో మీరు తెలుసుకోవాలి ఇది కేవలం తన కొడుకు ప్రదర్శన ఇవ్వలేకపోవడం వల్లనా లేదా అతని లోపల ఏదైనా ఉందా తన నెరవేరని కలలలో కొన్నింటిని తన కొడుకు సాకారం చేసుకోగలడని అతను ఆశిస్తున్నా అతను దానిని పరస్పరం అనుసంధానించడానికి ప్రయత్నిస్తున్నారా కేవలం తెలుసుకోవడానికి ప్రయత్నించాడు ఆపై మీ ఆందోళనను చూపిస్తూ మీ ప్రేమను చూపించడం ద్వారా కోపాన్ని తగ్గించండి నిర్వహించండి వారికి మంచి ఆహారం ఇవ్వడం బహుశా వారికి ప్యాట్ ఇవ్వడం వారిని కౌగిలించుకోవడం ఆపై సంభాషణ బ్లాకర్లు ను నివారించడం వారు ఇకపై ఒకరినొకరు నిందించుకోనివ్వకూడదు సానుభూతి నైపుణ్యాలను ఉపయోగించడం ద్వారా మీరు బాధను అనుభవిస్తున్నారని వారికి తెలియజేయండి అదే సమయంలో వారు కూడా ఒకరినొకరు ఇలా బాధపెట్టడం ప్రారంభించకూడదని వారికి అర్థమయ్యేలా చేయండి ఇప్పుడు అభిజ్ఞా పునర్నిర్మాణంలో పరిస్థితిని ఎంత మెరుగ్గా నివారించవచ్చో వారికి చెప్పండి ఎలా మొదట పోలికను ఆపడం ద్వారా ఆపై తండ్రికి అతను ఇతర పిల్లలతో పోల్చడం ప్రారంభించినట్లుగా చెప్పి ఆపై పట్టుబట్టారు 9 6 మరియు 10 మధ్య అంత పెద్ద వ్యత్యాసం లేదని అది దాదాపు దగ్గరగా ఉందని సిపిఐ అతనికి చెబుతోంది ఇది పెద్ద తేడా కాదని మీరు నిజంగా క్షమించవచ్చని మీరు అతనికి అర్థమయ్యేలా చేయవచ్చు దాని కోసం మీ పిల్లవాడు ఆపై వాగ్దానాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించండి కానీ ఆర్థిక విషయం ఒక సమస్య అయితే కాబట్టి అది ఒక ప్రత్యేక సమస్య కాబట్టి దానితో కలపవద్దు ఆపై మీ కొడుకు శ్రేయస్సు కంటే అతని గుర్తును పొందడం చాలా ముఖ్యం అని మీరు అతనికి అర్థం చేసుకోవచ్చు కొడుకు యొక్క శ్రేయస్సు అతను మానసికంగా ప్రభావితమైతే అతను అలా భావిస్తే అతను అలా భావిస్తే నిరాశకు గురైనట్లయితే అతను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే ఇంటి నుండి పారిపోవాలని అనుకుంటే మరియు అతను మీ నియంత్రణను పూర్తిగా కోల్పోతే మీ పట్ల ఆయనకున్న ప్రేమను ఆప్యాయతను మీరు ఎలా తిరిగి పొందగలుగుతారు ఇప్పుడు ఫలితాలను చర్చించండి మీరు ఎక్కడైనా బయటకు వెళ్ళవచ్చు మనము ఇంట్లో ఉండగలము కానీ మీరు బహుశా మనం విదేశాలకు వెళ్లలేము కానీ భారతదేశంలోని కొన్ని చాలా అందమైన ప్రదేశాలకు వెళ్లవచ్చు అని కూడా వారికి చెప్పండి ఉదాహరణకు మనం లడఖ్ వెళ్ళవచ్చు మనం కొంత సమయం గడపవచ్చు తద్వారా డాడీ వద్ద అంత డబ్బు ఉంటుంది నాన్న దగ్గర డబ్బు లేనప్పటికీ నా దగ్గర కొంత పొదుపు ఉంది నేను దానిని ఈ పర్యటన కోసం ఉపయోగిస్తాను మనమందరం కలిసి వెళ్దాం ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే పరిష్కారాన్ని ఎంచుకోవడం బయట ఉండటం కంటే సరైన అవగాహనతో ఇంట్లో నివసించడం చాలా ముఖ్యమని ఇప్పుడు మీరు కొడుకుకు అర్థమయ్యేలా చేయాలి ఇప్పుడు బయటకు వెళ్లి ఇది హఠాత్తుగా వచ్చే ప్రతిచర్య లాంటిదని మీరు అతనికి చెప్పాల్సి ఉంటుంది కానీ అది అంత సులభం కాదని మీరు అతనికి అర్థమయ్యేలా చేయాలి ఆపై వారు ఒకరినొకరు నిజాయితీగా క్షమించమని భావించేలా చేసి ఆపై వారు క్షమించాలా అని చెప్పండి లేదా వారు ఒకరినొకరు కౌగిలించుకుంటారు కాబట్టి అది ఒక రకమైన గెలుపు గెలుపు పరిస్థితిలో ముగుస్తుంది మీరు కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు జరిగిన కథలను కూడా గుర్తుకు తెచ్చుకోవచ్చు చిన్ననాటి దశలో మీరు చెప్పగలిగినట్లుగా మీరు కొడుకుకు చెప్పగలరు చూడు కొడుకు ఎంత స్వాధీనపరుస్తుందో మీరు మీ తండ్రితో ఉన్నారుః మీరు ఎల్లప్పుడూ అతని ఒడిలో పడుకునేవారు లేదా మీరు ఈ ఛాతీపై పడుకునేవారు ఆపై మీరు మీ కుమార్తెను వెళ్లి అతని మరొక ఒడిలో కూర్చోనివ్వరు మీరు ఎల్లప్పుడూ చాలా స్వాధీనతతో మరియు ఎవరైనా కూడా మీ తండ్రి గురించి ఏదైనా చెప్పినా మీరు దాని గురించి చెడుగా భావించేవారు ఇప్పుడు మీరు మీ తండ్రికి ఇలా ఎలా చెప్పగలరు మరియు అదే విషయం మీరు తండ్రికి కూడా చెప్పవచ్చు మీరు దీన్ని ఎలా చేయగలరు మీరు చాలా ఆప్యాయంగా ఉన్నారు మరియు అతను జన్మించినప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు ఆపై మీరు మీ సమయాన్ని వెచ్చించారు ఇప్పుడు ఈ విషయాలను గుర్తుచేస్తూ ప్రేమ ఉందని వారికి అర్థమయ్యేలా చేసి ఈ చిన్న పరిస్థితి కారణంగా అది పోకూడదని మనము వారిని మళ్లీ విన్ విన్ పరిస్థితికి తీసుకువస్తాము నేను దీన్ని ముగించే ముందు గుర్తుంచుకోండి మీరు గెలుపు గెలుపు పరిష్కారం ఇచ్చినప్పుడు పరస్పర గౌరవం యొక్క తీవ్రమైన భావన ఉంటుంది చివరికి రెండు సందర్భాల్లోనూ వారు తాము గౌరవించే దానికంటే చాలా ఎక్కువ గౌరవించాలి మరియు ప్రతి సంఘర్షణ పరిష్కరించడంతో ప్రేమ మరింత లోతుగా పెరగాలి మీరు కలిగి ఉండాల్సిన నినాదం అదే అయి ఉండాలి దాని చివరిలో సంబంధం యొక్క తీవ్రత పెరగాలి కానీ అది తగ్గిపోకూడదు మీరు మధ్యవర్తిగా పని చేయగలిగితే లేదా మీరు రెండు వైపులా సంఘర్షణలలో భాగమైతే అది మంచిది ఇప్పుడు ఇది వ్యక్తిగత సంబంధాల గురించి ఇప్పుడు నేను తదుపరి ఉపన్యాసంలో మరిన్ని సూచనలతో బయటకు వస్తాను నేను సూచించిన విధంగా మీరు కూడా పని చేయడానికి ప్రయత్నిస్తారని నేను ఆశిస్తున్నాను మీకు మెరుగైన పరిష్కారాలు ఉంటే మెరుగైన సలహాలను మనము ఫోరమ్లో పంచుకోవచ్చు మరియు దాని గురించి తెలుసుకుందాం ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఆపై కనీసం ఈ రోజు మీకు చాలా సంఘర్షణ లేని రోజును కోరుకుంటున్నాను